మనం వాటిని పరిష్కరించడానికి ఉన్న విభిన్న మార్గాలను చూద్దాం కాబట్టి మనం వాటిని టెక్నిక్స్ అని పిలుస్తాము ఇప్పుడు మాక్స్వెల్ యొక్క ఈక్వేషన్లను చూస్తున్నాము మీరు వాటిని టైమ్ డొమైన్లో పరిష్కరించవచ్చు లేదా మీరు ఫోరియర్ను ఉపయోగిస్తే వాటిని ఫ్రీక్వెన్సీ డొమైన్లో పరిష్కరించవచ్చు కాబట్టి మనం ఇవి ఏమిటో చూస్తాము కాబట్టి మ్యాక్స్వెల్ ఈక్వేషన్లు ఏ రూపంలో వ్రాయబడ్డాయో చూడటం ద్వారా వాటిని పరిష్కరించడానికి మరొక మార్గం ఉంది ఉపన్యాసం ప్రారంభంలో మీకు చూపించింది ఏ రూపం డిఫరెన్షియల్ రూపం అవి పాక్షిక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కాబట్టి మనం వాటిని నేరుగా ఆ డిఫరెన్షియల్ రూపంలో పాక్షికంగా పరిష్కరించవచ్చు మాక్స్వెల్ ఈక్వేషన్లకు యొక్క మరొక వెర్షన్ ఉంది ఇది ఇంటిగ్రల్ రూపంలో ఉంటుంది కాబట్టి మనం దానిని ఇంటిగ్రల్ రూపంలోకి మార్చవచ్చు మరియు దానిని సరిగ్గా పరిష్కరించవచ్చు కాబట్టి ఇప్పుడు ఏ పద్ధతిని ఎప్పుడు ఉపయోగించాలి ఈ కోర్సు చివరిలో ఏ పద్ధతిలో ఎప్పుడు ఉపయోగించాలనేది తెలుస్తుంది మీకు అది తెలియకపోతే మీకు ఏమి అర్దం కాదు మీకు ప్రతిదీ సుత్తిగా అనిపిస్తుంది కాబట్టి మీరు ఒక టెక్నిక్ నేర్చుకున్నారు మరియు ఇతర టెక్నిక్లను అధ్యయనం చేయలేదు కాబట్టి మీరు ప్రతిచోటా చేసారు మనం అలా చేయాలనుకోవడం లేదు కాబట్టి మీకు ఒక సాధారణ ఉదాహరణ ఇస్తాము మనకు ఒక రాడార్ ఉంది ఇప్పుడు సాధారణంగా రాడార్లు అవి ఒకే ఫ్రీక్వెన్సీని పంపడం ద్వారా ఒకే ఫ్రీక్వెన్సీ వేవ్ను పంపుతాయి ఉదాహరణకు ట్రాఫిక్ కంట్రోల్ రాడార్ ఇది ఒక వేవ్ని పంపుతూ విమానంపైకి దూసుకెళ్లి తిరిగి వస్తోంది మరియు టైమ్ లాగ్ లెక్కించడం ద్వారా లేదా అది ఎంత దూరం ఉందో తెలుసుకోవడానికి కానీ అది ఒకే ఫ్రీక్వెన్సీని పంపుతోంది ఇది ఒకే ఫ్రీక్వెన్సీని పంపుతుంటే ఈ టైమ్ ఆధారపడటానికి మీకు ప్రత్యామ్నాయంగా తెలిస్తే అది ddt j అవుతుంది అప్పుడు నా ఈక్వేషన్ అన్నింటికీ ప్రాదేశిక డెరివేటివ్ మాత్రమే ఉన్నాయి టైమ్ డెరివేటివ్ పోయాయి టైమ్ డెరివేటివ్లు వెళ్లినప్పటి నుండి ఇది సులభం అయింది టైమ్ డెరివేటివ్ గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు j కేవలం ఒక స్థిరమైన సంఖ్యగా మారింది కాబట్టి మనం స్పేస్ డెరివేటివ్లతో మాత్రమే వ్యవహరించాలి కాబట్టి ఆ సందర్భంలో సింగిల్ ఫ్రీక్వెన్సీ విషయంలో ఈ సమస్యలను పరిష్కరించే ఫ్రీక్వెన్సీ డొమైన్ మార్గంలో పనిచేయడం మనకు మంచిది దీనిని ఎందుకు మరింత క్లిష్టతరం చేయాలి మరోవైపు మీకు అక్కడ కొంత ట్రాన్షియంట్ రెస్పాన్స్ ఉంటుంది అప్పుడు అక్కడ జరిగే కొన్ని ట్రాన్షియంట్ స్విచ్ ఆన్ చేయడం ద్వారా వస్తాయి మనకు చాలా తక్కువ కాలం సిగ్నలింగ్ టైమ్ ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది ఫ్రీక్వెన్సీ కంటెంట్ ఏమిటి చాలా పెద్దది ఇది ఫ్రీక్వెన్సీలో విస్తరించి ఉంది కాబట్టి మనం ఈ సమస్యను ఫ్రీక్వెన్సీ డొమైన్లో పరిష్కరించాలనుకుంటే మనం వివిధ ల కోసం పరిష్కరించాల్సి ఉంటుంది అప్పుడు విలోమ ఫోరియర్ పరివర్తన తీసుకుని మరియు టైమ్ రెస్పాన్స్ పొందండి కాబట్టి మీ ముక్కును ఈ విధంగా పట్టుకోవడం లాంటిది టైమ్ డొమైన్ పద్ధతులు దాని కోసం ఉత్తమంగా ఉంటాయి సర్క్యూట్ సిమ్యులేషన్ కోసం సిగ్నల్ ఆన్ చేశామని చెప్తాము మరియు వేవ్ ఎలా వ్యాప్తి చెందుతుందో మరియు ఎలాంటివి ఉన్నాయని చూడాలి కాబట్టి అక్కడ మనం నేరుగా టైమ్ డొమైన్లో పని చేస్తాము కాబట్టి ఇది ఉదాహరణకు ట్రాన్షియంట్ రెస్పాన్స్లు ఇప్పుడు అది టైమ్ వర్సెస్ ఫ్రీక్వెన్సీని చూసే రెండు విభిన్న మార్గాలు ఇతర మార్గము డిఫరెన్షియల్ వర్సెస్ ఇంటిగ్రల్ ఇప్పుడు ఈ క్లాసులో మీకు ఇది చాలా స్పష్టంగా కనిపించకపోవచ్చు కానీ మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇది స్పష్టమవుతుంది కానీ మీకు ఇవ్వగలిగే కొన్ని సూచనలు ఉన్నాయి కాబట్టి మనం డిఫరెన్షియల్ రూపాన్ని చూద్దాం ఉదాహరణకు ddt ప్రతిచోటా ఉందని చెప్పండి కాబట్టి మీరు దీనిని సంఖ్యాపరంగా పరిష్కరిస్తే మీరు అకారణంగా ఏమి చేస్తారు ఒక డెరివేటివ్ మరియు టైమ్ ఉంటే మరియు మీరు దానిని సంఖ్యాపరంగా పరిష్కరించాలనుకుంటే మనం కంప్యూటర్లో దాన్ని పరిష్కరిస్తున్నాము కాబట్టి మనం ఈ డెరివేటివ్లను విశ్లేషణాత్మకంగా చేయలేము కాబట్టి మనం ఒక డెరివేటివ్ మరియు టైమ్ వంటి వాటిని ftt ft ఈ విధంగా ప్రాతినిధ్యం వహిస్తాము ఫైనెట్ డిఫరెన్స్లు మనం ఒక డెరివేటివ్ని ఎలా అమలు చేస్తాము అదేవిధంగా పాక్షిక డెరివేటివ్ కోసం కాబట్టి మనం దీన్ని స్ఫేస్ మరియు టైమ్ వంటి వివిధ విషయాలకు తగ్గించేటప్పుడు ఏమి జరుగుతుందంటే వివిక్త గ్రిడ్ లో వేవ్ ప్రయాణిస్తున్నప్పుడు అది మార్పు చెందడం ప్రారంభమవుతుంది మీకు వేవ్ కావాలి కాబట్టి భౌతికంగా మనం ఇక్కడి నుండి ఈ గది చివర వరకు పంపుతాము అది ఒక వేవ్ లాగా ఉంటుంది కానీ మనం దానిని సంఖ్యాపరంగా పరిష్కరించాలనుకున్నప్పుడు ఈ పరిమిత విభాగాల స్పేస్ మరియు టైమ్ లను విడదీయవలసి ఉంటుంది మనం దానిని అనంతంగా చిన్నదిగా చేయలేము లేకపోతే మెమరీ అవసరం అనంతంగా ఉంటుంది కాబట్టి మనం కొంత పరిమిత దూరం ను తీసుకుంటాము మనం ఈ ఫీల్డ్ని పరిధిలో ఉంచినప్పుడు ఈ ఫీల్డ్ గణితశాస్త్రంలో డిస్ఫర్స్ చేయటం ప్రారంభిస్తుందని మనం ఈ కోర్సులో చూస్తాము భౌతికంగా అది ఒక దిశలో వెళుతుంది కానీ గణిత శాస్త్ర పరంగా ఈ డిస్క్రీటైజేషన్ కారణంగా మనకు అవసరం లేని వాటిని మార్పు చేస్తాము కాబట్టి డిఫరెన్షియల్ పద్ధతి సరైనది కానప్పుడు ఇది ఒక ఉదాహరణ మరోవైపు ఇంటిగ్రల్ పద్ధతికి చాలా అందమైన సిద్ధాంతాన్ని కలిగి ఉంది ఇది వేవ్ని డిస్ఫర్స్ చేయుటకు అనుమతించని వాటిని మనం అధ్యయనం చేస్తాము closed surface this కాబట్టి మనకు పరిధి విస్తారముగా ఉంటే అక్కడ మనం ఇంటిగ్రల్ ఈక్వేషన్ పద్ధతులకు మారాలని చెప్తున్నాము ఇప్పుడు మీలో వెక్టర్ క్యాల్కులస్పై సమీక్ష ఉపన్యాసం రెండులో ముఖ్యమైన సిద్ధాంతాలు ఉన్నాయి ఉదాహరణకు డైవర్జెన్స్ సిద్ధాంతం మరియు స్టోక్స్ సిద్ధాంతం కాబట్టి డైవర్జెన్స్ సిద్ధాంతాన్ని వ్రాద్దాం కాబట్టి డైవర్జెన్స్ సిద్ధాంతం ప్రకారం వెక్టార్ ఫీల్డ్ యొక్క ఫ్లక్స్ డైవర్జెన్స్ యొక్క వాల్యూమ్ సమానంగా ఉంటుంది కాబట్టి ఇది క్లోజ్డ్ సర్ఫేస్ అవుతుంది ఇప్పుడు మనం ఇంటిగ్రల్ ఈక్వేషన్ పద్ధతులను ఉపయోగించినప్పుడు ఇక్కడ దీనిని చూద్దాం మరియు మనకు ఇక్కడ కొంత వాల్యూమ్ v ఉందని ఇప్పుడు మనం చెప్పినట్లుగా ఈ ఈక్వేషన్ వ్యవస్థను సంఖ్యాపరంగా పరిష్కరిం చాలనుకుంటే మనం దీన్ని dx dy dz dt చిన్నగా చేయాలి కాబట్టి కుడి వైపున మనం ఈ మొత్తం వాల్యూమ్ను చిన్న చిన్న ఘనాలలగా చేయాలి ఇక్కడ ఇదే జరుగుతుంది కాబట్టి ఇది ఒక 3D సమస్య కానీ ఇక్కడ ఎడమ వైపు ఉన్న అదే విషయం బాహ్య సర్ఫేస్ పై మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ 2D సమస్య కాబట్టి గణన దృక్కోణం నుండి ప్రయోజనం ఏమిటంటే ఒక ఇంటిగ్రల్ ఈక్వేషన్ పద్ధతిలో మనం ఇలాంటి సిద్ధాంతాలను ఉపయోగించవచ్చు ఒక వాల్యూమ్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ గా మార్చడానికి మరియు ఇచ్చిన వాల్యూమ్ కోసం చిన్న చిన్న వాల్యూమ్ ఎలిమెంట్ల సంఖ్య సర్ఫేస్ కుడివైపు ఉన్న మూలకాల కంటే చాలా పెద్దదిగా మారుతుందని ఊహించవచ్చు సర్ఫేస్ వైశాల్యం వర్సెస్ వాల్యూమ్ ఒకదానిని పెంచుతుంది వాల్యూమ్ కంటే చిన్నదిగా ఉంటుంది కాబట్టి వాల్యూమ్ అంటే ఏమిటో చూద్దాంఒక స్క్వేర్ ని తీసుకుని దాని యొక్క నిష్పత్తి ఎంత అనులోమానుపాతంలో ఉందో చెప్పండి విద్యార్థి Γ3 దామాషా Γ3 వరకు సర్ఫేస్ వైశాల్యానికి అనులోమానుపాతంలో ఏమిటి విద్యార్థి స్క్వేర్ కాబట్టి Γ పెరిగేకొద్దీ మనం వాటి వద్దకు వెళ్లే కొద్దీ సంఖ్య పెద్దదిగా మారుతోంది కాబట్టి ఈ వ్యయం మరింత ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆ వాల్యూమ్ని తయారుచేసే చిన్న క్యూబ్లు సర్ఫేస్ వైశాల్యం కంటే చాలా ఎక్కువ రేటుతో పెరుగుతున్నాయి కాబట్టి ఈ రకమైన ఉపాయాలు అవి గణన టైమ్ ని ఆదా చేయడానికి మనకు సహాయపడతాయి రోజు చివరిలో మీరు చాలా మంచి పద్దతిని కలిగి ఉండవచ్చు కానీ మీరు చెప్పదలుచుకున్న సహేతుకమైన టైం లో వచ్చే పరిష్కారం కావాలి మనం దానిని కోడ్ చేసాము మనం ఒక నెల తరువాత తిరిగి వస్తాము మరియు సాధారణంగా ఏమి జరుగుతుంది 1 నెల తర్వాత మీరు చేసిన కోడింగ్ తప్పును కనుగొంటారు పరిమిత అంశం విద్యార్థి పరిమిత మూలకం ఫైనెట్ ఎలిమెంట్ కాబట్టి ఇది ఫైనెట్ ఎలిమెంట్ ఇది టైమ్ లేదా ఫ్రీక్వెన్సీ మీకు తెలిసిన వారు వాస్తవానికి మళ్లీ ఫ్రీక్వెన్సీ డొమైన్ కాబట్టి ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్ మరియు ఇది డిఫరెన్షియల్ లేదా ఇంటిగ్రల్ కనీసం TA లు సమాధానం ఇవ్వగలగాలి అది డిఫరెన్షియల్ రూపంలో ఉంటుంది చివరకు మనకు FDTD ఉంది కాబట్టి అది ఫైనెట్ డిఫరెన్స్ టైమ్ డొమైన్ ప్రాథమికంగా ఈ ఆలోచన ఫైనెట్ డిఫరెన్స్ లను ఉపయోగించడం కాబట్టి ఈ పదం దాదాపు దానిని ఇస్తున్నందున ఇది టైమ్ డొమైన్ మరియు డిఫరెన్షియల్ రూపంలో ఉంటుంది కాబట్టి సమస్యను బట్టి మనం దానిని లేదా మరొకదాన్ని ఉపయోగిస్తాం కాబట్టి ఈ విధమైన కంప్యూటేషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వాస్తవానికి ఎక్కడ ఉపయోగపడుతుందని చూస్తాము కాబట్టి మీకు అనుకరణ ఫలితాలు చూపించడానికి మనం ఇక్కడ కొన్ని సాధారణ ఈక్వేషన్స్ ఉంచాము క్రెడిట్స్ పేజీ ఇక్కడ నుండి పోయింది ఇవి CST మైక్రోవేవ్ మరియు HFSS వంటి వాణిజ్య సాఫ్ట్వేర్ నుండి తీసుకోబడ్డాయి కాబట్టి ఉదాహరణకు ఇక్కడ మొదటి విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న నిర్మాణం ఏమిటో ఎవరైనా నాకు చెప్పండి ఇది ఒక హార్న్ యాంటెన్నా మరియు దీని నుండి ఏమి బయటకు వస్తున్నది హార్న్ యాంటెన్నా నుండి షూట్ అవుతున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది కాబట్టి ఇప్పుడు ఇది ఫీల్డ్ ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడానికి సిములేషన్ చేశాము కాబట్టి ఇప్పుడు హార్న్ యాంటెన్నా తెలుసు కానీ ఇప్పుడు ఈ ప్రత్యేక అప్లికేషన్ కోసం మీరు రేపు ఇంకొక యాంటెన్నా నిర్మిస్తారు మరియు మీరు ఫీల్డ్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాము ఎందుకంటే మీకు కమ్యూనికేషన్ సమస్య ఉందని చెప్పండి ఆ పాయింట్ చెప్పడానికి మనం ఇక్కడ నుండి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాము మరియు మనకు ఒక వైపున ఈవ్డ్రాపర్కి ఏ ఫీల్డ్ వెళ్ళకుండా చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్న ఈ పెద్ద పుంజం ఒక దిశలో మాత్రమే ఉందని మనం నిర్ధారించుకోవాలి కాబట్టి అది ఎలా తెలుస్తుంది మీరు మ్యాక్స్వెల్ యొక్క ఈక్వేషన్లను సంఖ్యాపరంగా పరిష్కరించాలి మరియు దానిని పొందాలి కాబట్టి ఇది యాంటెన్నా నమూనాకు ఒక ఉదాహరణ టెక్నాలజీలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటున్న మరొక ఆసక్తికరమైన ఉదాహరణ ఇక్కడ ఉంది కాబట్టి ఇది అనేక యాంటెన్నా యొక్క సమాహారం కాబట్టి దీనిని యాంటెన్నా అర్రే అంటారు కాబట్టి మీలో ఎవరైనా 5G లో పని చేయడం లేదా ఆసక్తి కలిగి ఉంటే యాంటెన్నా శ్రేణులను ఉపయోగిస్తున్నాము కేవలం ఒకే యాంటెనాకు బదులుగా MIMO ఏర్పడే బీమ్ చేయడానికి మరియు ఈ అన్ని విషయాల కోసం ఉపయోగించే యాంటెన్నా శ్రేణి ఉంటుంది కాబట్టి మీరు మళ్లీ అదే సమస్యను ఎలా చేయవచ్చో మనం తెలుసుకోవాలనుకుంటున్నాము ఇక్కడ ఒక బీమ్ పంపండి కానీ ఆ విషయాలన్నీ కాదు కాబట్టి యాంటెన్నా శ్రేణిలోని రేడియేషన్ నమూనాను లెక్కించండి కాబట్టి CEM టెక్నిక్లను ఉపయోగిస్తాము ఉదాహరణకు చాలా వరకు సెల్ ఫోన్ రేడియేషన్ వలన జీవ కణజాలం దెబ్బతీస్తుందని ఇది నిజం కాదా అది పూర్తిగా స్పష్టంగా లేదు కానీ దానిని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఒక మార్గం ఉంది అది మానవ కణజాలం యొక్క ఒక నమూనాను నిర్మించడం ఆపై మొబైల్ ఫోన్ రేడియేషన్ను సిములేట్ చేస్తాము మరియు మీరు చూడగలరు గరిష్టంగా ఉత్పత్తి చేయబడిన ఫీల్డ్ ఏమిటి కాబట్టి శాస్త్రీయంగా మీరు చాలా టైమ్ ఉపయోగించినట్లయితే చాలా ఫీల్డ్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఉత్పత్తి చేయడం వలన కణజాలం దెబ్బతినడం ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు కాబట్టి ఇది ఒక శాస్త్రీయ మార్గం కాబట్టి ఇది పరిశోధనలకు చాలా అనువైన ప్రాంతం అందుకే కంప్యూటేషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఉపయోగిస్తున్నాము అంటే చాలా సెల్ ఫోన్ కంపెనీ వారు ఒక ఉత్పత్తి మార్కెట్ లో పెట్టడానికి ముందు ఇది ఎంత రేడియేషన్ ను ఉత్పత్తి చేస్తుందని వారు ధృవీకరించాలి కాబట్టి 60 వ దశకంలో ప్రారంభమైనప్పుడు కంప్యూటేషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పెద్ద మొత్తంలో సైనిక అప్లికేషన్లు ఉన్నాయి ప్రధాన చోదక శక్తులలొ ఒకటి సైనిక అనువర్తనాలు మీరు ఒక రహస్య విమానాన్ని తయారు చేయాలనుకుంటే అది రాడార్ ద్వారా గుర్తించి పడకూడదు ఇప్పుడుఇది మన లక్ష్యం అని తెలిస్తే కానీ అది గుర్తించబడదని మనం ఎలా నిర్ధారించుకోవాలి మనం సిములేట్ చేశాము మరియు రాడార్ క్రాస్ సెక్షన్ తక్కువ లేదా ఎక్కువ అని చూపిస్తుంది కాబట్టి ఈ సాధారణ ఉదాహరణలో చేసినది ఏమిటంటే ఒక విమానాన్ని తీసుకున్నాము మరియు దానిని కార్బన్ ఫైబర్ లేదా మెటాలిక్ ఫ్రేమ్తో తయారు చేసాము మరియు ఈ సిములేషన్ మీకు సర్ఫేస్ పై ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూపుతోంది కాబట్టి అవి భిన్నంగా ఉంటాయి మరియు అందువల్ల రాడార్ క్రాస్ సెక్షన్ భిన్నంగా ఉంటుంది కాబట్టి దీనిని విమానాలు షిప్ మరియు అలాంటి ఇతర క్షిపణులను కోసం ఉపయోగించవచ్చు రాడార్ క్రాస్ సెక్షన్ అంటే ఏమిటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవి RCS యొక్క పరిష్కరాలు ఇవి కొన్ని అప్లికేషన్లు మాత్రమే మరియు మీరు RCS అప్లికేషన్లను కోర్సు యొక్క ముగింపులో మరిన్నింటిని పరిశీలిస్తాము